ఈ లెక్చర్ లో ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ అంటే ఏమిటో చూద్దాం నిజానికి ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ అనేది రేడియేటింగ్ ఆంటిన్నా లేదా ట్రాన్స్మిటింగ్ ఆంటిన్నా అనే దాని బట్టి పోలరైజేషన్ కు ఒక అర్ధం ఉంటుంది ఒకవేళ రిసీవింగ్ ఆంటిన్నా అయితే పోలరైజేషన్ కొద్దిగా వేరే అర్ధం వస్తుంది ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ అనేది వివిధ డైరెక్షన్ లలో వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ చెప్పాలి అంటే అది ఏ డైరెక్షన్ పోలరైజేషన్ అనేది చెప్పాలి ఇప్పుడు మనం డైరెక్టివిటీ మరియు గెయిన్ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా ఆంటిన్నాకు ఎక్కువ గెయిన్ మరియు డైరెక్టివిటీ ఉంటుంది అని అంటారు కానీ ఇవి ఒక ఫలానా యాంగిల్ లేదా ఫలానా సాలిడ్ యాంగిల్ బట్టి ఉంటాయి అనగా తీటా పై డైరెక్షన్ అదేవిధం గా ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ కూడా ఇచ్చిన డైరెక్షన్ ను బట్టి నిర్వచించబడుతుంది ఎప్పుడు అయితే ఆంటిన్నా ఎక్సైటెడ్ అనగా ఆంటిన్నా ప్రేరేపించబడినప్పుడు రేడియేటెడ్ వేవ్ యొక్క పోలరైజేషన్ అని అంటారు అనగా ఎప్పుడైతే వేవ్ రేడియేట్ అవుతుందో అప్పుడు ఆ వేవ్ కి పోలరైజేషన్ ఉంది అని అర్ధం కాబట్టి ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ ను అర్ధం చేసుకోవాలి మనం వేవ్ యొక్క పోలరైజేషన్ అంటే ఏమిటో అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది అనగా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క పోలరైజేషన్ అంటే ఏమిటి పోలరైజేషన్ యొక్క నిర్వచనం ఏమిటి ఇప్పుడు పోలరైజేషన్ అంటే ఏమిటి అనే దానికి వెళ్లే ముందు మనం రివర్స్ కేసు అంటే ఏమిటో తెలుసుకోవాలి ఒకవేళ ఆంటిన్నా అనేది రిసీవింగ్ ఆంటిన్నా అయితే ఆ ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ అర్ధం ఏమిటి ఇలాంటి కేసు లో పోలరైజేషన్ అనేది ఆంటిన్నా దగ్గరకి వచ్చే వేవ్ దా లేదా అక్కడ వున్నా వేవ్ దా మరియు ఆంటిన్నా దగ్గర అందుబాటులో వుండే మాక్సిమం పవర్ ఎంత ఉంటుంది దీని అర్ధం ఏమిటి కాబట్టి ఇది రిసీవింగ్ కేసు అనగా రిసీవింగ్ ఆంటిన్నా నుండి వేవ్ వస్తుంది ఆ డైరెక్షన్ లోనే మనం చూడాలి ఇక్కడ ఒక షరతు మీద మాక్సిమం పవర్ ని పొందగలిగితే అనగా ఇక్కడ మాక్సిమం పవర్ అందుబాటులో ఉంటే ఈ వేవ్ యొక్క పోలరైజేషన్ ఎంత ఉంటుంది ఒకవేళ ఆలా జరగకపోతే అక్కడ ఒక మిస్సామచ్ మరియు ఒక లాస్ అనేవి ఏర్పడతాయి ఇప్పుడు డైరెక్షన్ అనేది నేను చెప్పలేదు ఎందుకు అంటే మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం ఫలానా పోలరైజేషన్ ఆంటిన్నా అని చెప్తారు దాని అర్ధం ఏమిటి అంటే మనం ఎటు వంటి డైరెక్షన్ చెప్పకపోతే అది తీటా పై డైరెక్షన్ ఆ డైరెక్షన్ ఎలా తీసుకుంటాం అంటే మాక్సిమం గెయిన్ వున్న డైరెక్షన్ ని తీసుకుంటాం కాబట్టి ఆంటిన్నా లో మాక్సిమం డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్ అనే చెప్పవచ్చు ఎందుకు అంటే గెయిన్ అనేది తీటా పై యొక్క ఫంక్షన్ కాబట్టి గెయిన్ తో కూడిన తీటా పై అనగా ఆ ఫంక్షన్ యొక్క మాక్సిమం కాబట్టి పోలరైజేషన్ లో ఎటువంటి డైరెక్షన్ చెప్పనప్పుడు ఈ డైరెక్షన్ నే తీసుకుంటాం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో పోలరైజేషన్ అంటే ఏమిటో చూద్దాం నిజానికి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో చెప్తారు పోలరైజేషన్ అనేది రేడియేటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క లక్షణం ఇది దేని గురించి వివరిస్తుంది అంటే టైం వేరియింగ్ డైరెక్షన్ మరియు వేవ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ యొక్క రిలెటివ్ మాగ్నిట్యూడ్ ని గురించి చెప్తుంది ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో పోలరైజేషన్ అంటే ఏమిటి అనగా టైం వేరియింగ్ డైరెక్షన్ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ యొక్క రిలెటివ్ మాగ్నిట్యూడ్ ప్రధానం గా గణితం కు సంబంధించిన పదము లలో దీనిని లోకస్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ విత్ టైం అని చెప్పవచ్చు కాబట్టి ప్రధానం గా స్పేస్ లో ఒక నిశ్చయమైన లొకేషన్ లో వున్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ లోకస్ యొక్క చివరి పాయింట్ అని చెప్పవచ్చు మరియు లోకస్ అనేది వ్యాపించే డైరెక్షన్ లో ఉంటుంది ఇవి నిజమైన పదములు కానీ అర్ధం చేసుకోవాలి అంటే మనం ఒక ప్లేన్ వేవ్ ని గీద్దాం ప్లేన్ వేవ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఇలా ఉంటుంది అని పరిగణిద్దాం కాబట్టి ఇది E ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ యొక్క ఎన్వలప్ స్పష్టం గా చెప్పాలంటే మనం వేవ్ యొక్క స్పేషియల్ వివరణను చూస్తాము అనగా ఒక ప్రతేకమైన టైం లో ఈ పాయింట్ వద్ద ఎలక్ట్రిక్ వెక్టార్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దానికి బదులు టైం తో పాటు ఒక నిశ్చయమైన పాయింట్ వద్ద పోలరైజేషన్ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఎలా ఉంటుందో చూద్దాము అది ఈ చిత్రం లో చూపిన విధంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా పాయింట్ ని నిశ్చయించాం అని పరిగణిస్తే ఇక్కడ వచ్చిన దానికి మనం ఒప్పుకోవాలి ఇంకో పాయింట్ వద్ద ఇది ఇలా ఉంటుంది తరువాత అది కొంచెం పెరుగుతుంది అది ఈ చిత్రం లో చూపిన విధంగా మారుతూ ఉంటుంది స్పష్టంగా నేను ప్లేన్ వేవ్ ని గీసాను కానీ సాధారణం గా ఇలా ప్లేన్ వేవ్ లో గీసే బదులు ఎప్పుడు కూడా దీనిని స్పేషియల్ వేరియేషన్ గా గీస్తారు కానీ ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ లో టైం మార్పుల ని గమనించినట్లయితే దీని ట్రేస్ ఎలా ఉంటుంది ఇది ఒక లైన్ లాగా ఉంటుంది కాబట్టి ఇది లీనియర్ పోలరైజేషన్ కాబట్టి ఇది కూడా లీనియర్ పోలరైజేషన్ దీనిని చూస్తే ఇది వర్టికల్ లేదా హారిజాంటల్ కాదు ఇది ఇలా ఉంటుంది కాబట్టి లీలీనియర్ పోలరైజేషన్ కూడా ఒక ప్రత్యేకమైన కేసు అన్ని విషయాలు లీనియర్ గా వుండాల్సిన అవసరం లేదు కాబట్టి పోలరైజేషన్ లో ఇది చాలా సాధారణం దీనిని మనం ఎలిప్టికల్ అని చెప్పవచ్చు ఎందుకంటే సాధారణం గా E ఫీల్డ్ వెక్టార్ ని విభజిస్తారు ఎందుకంటే వేవ్ ఈ దిశ లో వ్యాపిస్తుంది అంటే E ఫీల్డ్ లో 2 డైమెన్షనల్ గా సూచిస్తాము కాబట్టి వీటి X మరియు Y గా గుర్తిస్తాం సాధారణంగా ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ అనేది X మరియు Y కంపోనెంట్ కలిగి ఉంటుంది కాబట్టి లోకస్ అనేది సాధారణంగా టైమ్ తో పాటు వ్యాప్తి చెందుతూ ఉంటుంది నేను ఒక ప్రత్యేకమైన పాయింట్ తీసుకుని మరియు దాని దగ్గర ఒక టైం వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ని గమనిస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ యొక్క అంచులను గమనిస్తే అది ఎలిప్స్ ఆకారం లో ఉంటుంది కొన్ని సార్లు ప్రత్యేకమైన కేసుల లో ఈ ఎలిప్స్ వృత్తాకారం గా మారుతుంది అప్పుడు దీనిని సర్కులర్ పోలరైజేషన్ అని అంటాము మరి కొన్ని కేసుల లో ఈ ఎలిప్స్ లైన్ లాగా మారుతుంది అప్పుడు దీనిని లీనియర్ పోలరైజేషన్ అని అంటాము ఇప్పుడు E ఫీల్డ్ వెక్టార్ యొక్క వ్యాప్తి ఎలిప్స్ వలె ఉన్నప్పుడు ఎలిప్స్ అంటే ఏమిటి ఇది ఒక ఎలిప్స్ ఇప్పుడు టైం తో పాటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ యొక్క టిప్ ఇలా ఉంటుంది ఒకవేళ ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ యొక్క టిప్ అని అనుకుందాం అన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ లు ఇదే టైం తో పాటు ఇలా ఉంటాయి కాబట్టి ఈ కేసు లో అనుసంధిచటం మొదలు పెడితే అది క్లాక్ వైస్ డైరెక్షన్ లో వున్న ఎలిప్స్ అవుతుంది ఇక్కడ మనకు ఈ కేసు కూడా వస్తుంది అది ఏమిటి అంటే ఇది ఒక ఎలిప్స్ అనగా ఇది క్లాక్ వైస్ గా వుంది అలాగే ఇది యాంటీ క్లాక్ వైస్ గా కూడా ఉంటుంది అందుకనే నేను క్లాక్ వైస్ CW ని అని పిలుస్తాను ఇంకొక దానిని CCW అని పిలుస్తాను CCW అనగా కౌంటర్ క్లాక్ వైస్ ఇప్పుడు CW ని రైట్ హ్యాండ్ పోలరైజేషన్ గా పిలుస్తాం కాబట్టి రైట్ హ్యాండ్ పోలరైజ్డ్ వేవ్ మరియు CCW అంటే లెఫ్ట్ హ్యాండ్ పోలరైజ్డ్ వేవ్ అని అర్ధం కొన్ని ప్రత్యేకమైన కారణాల వలన CW అనగా రైట్ హ్యాండ్ మరియు CCW అనగా లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పవలసి వచ్చింది అవి కేవలం పేర్లు మాత్రమే కానీ చాలా ముఖ్యమైంది ఏమిటి అంటే క్లాక్ వైస్ మరియు కౌంటర్ క్లాక్ వైస్ ఇప్పుడు మనకు కావలసింది ఏమిటంటే తక్షణ E ఫీల్డ్ యొక్క సాధారణ వివరణ ఇలా ఉంటుంది అని నేను చెబుతున్నాను ఏదైనా ఒకటి ఫీల్డ్ అయితే దానిలో ఫీల్డ్ మరియు వేవ్ ఉండాలి ఇది మనకు తెలుసు దీనికి టైమ్ ఫంక్షన్ అలాగే స్పేస్ ఫంక్షన్ ఉండాలి కాబట్టి Ez t ఒకవేళ ఇది నా దగ్గర x మరియు y కంపోనెంట్ ఉంటే అది 2 డైమెన్షనల్ అవుతుంది ఈ ప్లేన్ వేవ్ మైనస్ z డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది అని గుర్తుంచుకోవాలి కాబట్టి ప్లేన్ వేవ్ యొక్క ఇన్స్టెంటేనియస్ E ఫీల్డ్ విలువ Exz t ax Ey z t ay అని వ్రాయవచ్చు కార్టీసియన్ కోఆర్డినేట్ లో XY అనేవి యూనిట్ వెక్టర్లు మరియు Ex అనేది E ఫీల్డ్ లో X కంపోనెంట్ యొక్క ఆంప్లిట్యూడ్ Ey అనేది E ఫీల్డ్ లో Y కంపోనెంట్ యొక్క ఆంప్లిట్యూడ్ మరియుEx కంపోనెంట్ యొక్క టైం ఫేజ్ అని అనవచ్చు కాబట్టి ఇప్పుడు నేను Ex యొక్క ఆంప్లిట్యూడ్ Ex అని Ey యొక్క ఆంప్లిట్యూడ్ Ey అని Ex యొక్క టైం ఫేజ్ x అని Ey యొక్క టైం ఫేజ్ y అని వ్రాయచ్చు కాబట్టి Ex ఫేజర్ అంటే ఏమిటి ఇది Ex e టూ ది పవర్ jkz x e టూ ది పవర్ j ఒమేగా t యొక్క రియల్ పార్ట్ ఎందుకంటే వేవ్ అనేది మైనస్ Z డైరెక్షన్ లో వెళ్తుంది Ey ఫేజర్ అంటే ఏమిటి ఇది Ey e టూ ది పవర్ jkz ye టూ ది పవర్ j ఒమేగా t యొక్క రియల్ పార్ట్ కాబట్టి Ex విలువ ని ఇలా వ్రాయగలను Ex cos t k z x మరియుEy అనేది Ey cos t k z y ఇప్పుడు వేవ్ అనేది లీనియర్ పోలరైజ్డ్ లో ఉండడానికి కావలసింది ఏమిటి ఆ రెండు కంపోనెంట్స్ మధ్య వ్యత్యాసం ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫై గా ఉండాలి అనగా నేను డెల్ ఫై విలువ y మైనస్ x ఇది n అవుతుంది N అనేది ఒక ఇంటిజర్ దీనిని లీనియర్ పోలరైజేషన్ అని పిలుస్తాం సర్కులర్ పోలరైజేషన్ అయితే గనుక మనకు కావలసింది ఏమిటి అప్పుడు Ex మాగ్నిట్యూడ్ మరియు Ey మాగ్నిట్యూడ్ సమానంగా ఉండాలి టైం ఫేజ్ వ్యతాసం కూడా ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 2 గా ఉండాలి అనగా y మైనస్ x విలువ CW కి సంబందించి 2 n 1 2 కి సమానం n అనేది 012 కు సమానం CCW కి సంబందించి 2 n 1 2 కి సమానం n అనేది 012 కు సమానం దీనిని సులభం గా చేయవచ్చు మనం అందరం 12 వ తరగతి లో చేసే ఉంటాం దయచేసి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ వేవ్ వ్యాప్తి చెందే డైరెక్షన్ గనుక తిరిగి వస్తే అంటే వేవ్ ప్రోపగేషన్ Z డైరెక్షన్ బదులు మైనస్ Z డైరెక్షన్ అయితే ఇవి రెండు ఆపోజిట్ అవుతాయి అనగా ఇది CW అవుతుంది ఇది CCW అవుతుంది సర్కులర్ పోలరైజేషన్ గురించి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రెండు x మరియు y కంపోనెంట్ల మాగ్నిట్యూడ్ సమానం గా ఉండాలి మరియు ఈ రెండు కంపోనెంట్ల టైం ఫేజ్ వ్యత్యాసం ఏమి అవుతుంది అంటే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది ఇదియే మనం సర్కులర్ పోలరైజేషన్ నుండి కోరుకునేది ఎలిప్టికల్ పోలరైజేషన్ అంటే ఏమిటి ఎలిప్టికల్ పోలరైజేషన్ అనగా మాగ్నిట్యూడ్ పరంగా దీనికి ఎటువంటి సంబంధం అవసరం లేదు కాబట్టి Ex మాగ్నిట్యూడ్ మరియుEy మాగ్నిట్యూడ్ కి ఎటువంటి సంబంధం అవసరం లేదు మరియు టైం ఫేజ్ డిఫరెన్సు లో అయితే డెల్టా పై దీని విలువ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 2 లేదా నాట్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 2 అనగా ఇక్కడ బేధం ఏమి ఉండదు అనగా ఇది చాలా సాధారణ కేసు ఇప్పుడు ఒకవేళ ఇది ఆడ్ మల్టిపుల్స్ మరియు అవి రెండు కూడా సమానం అయితే అది వృతాకారం అవుతుంది ఒకవేళ టైం ఫేజ్ వ్యత్యాసం గనుక ఆడ్ మల్టిపుల్స్ అయితే ఇంటెగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పై లేదా ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 2 అయితే అప్పుడు ఇది లీనియర్ అవుతుంది చివరకు మనం చెప్పేది ఏమిటి అంటే ఇది మన దీర్ఘచతురస్రాకార డైరెక్షన్ కానీ కొంచెం వంచితే ఎలిప్స్ అవుతుంది కాబట్టి స్పష్టం గా ఇది ఎలిప్స్ ఒకవేళ ఇది పెద్దది అయితే ఎలిప్స్ యొక్క మేజర్ ఆక్సిస్ అవుతుంది అనగా ఈ చోటు నుండి ఈ చోటు ని ఎలిప్స్ యొక్క మైనర్ ఆక్సిస్ అని పిలుస్తారు నిజానికి ఈ రెండిటి అర్ధం ఏమిటి అంటే Ex కంపోనెంట్ యొక్క మాక్సిమం ఎంత మరియు Ey కంపోనెంట్ యొక్క మాక్సిమం ఎంత వీటి యొక్క రేషియో వేవ్ యొక్క పోలరైజేషన్ లో చాలా ముఖ్యమైన లక్షణం ఈ రేషియో ను ఆక్సియల్ రేషియో అని పిలుస్తారు ఆక్సిల్ రేషియో ని AR అని అంటారు దీని విలువ మనకు మేజర్ ఆక్సిస్ మైనర్ ఆక్సిస్ అవుతుంది ఒకవేళ దీనిని O అని మరియు వీటిని A అని మరియు B అని అంటాము కాబట్టి OA బై OB అని చెప్పగలను మరియు ఈ ఆక్సిల్ రేషియో విలువ ఒకటి నుండి అనంతం వరకు మారుతూ ఉంటుంది ఇదియే వేవ్ పోలరైజేషన్ అని అంటాము ఒకవేళ ఇది మనకు అర్ధం అయితే అప్పుడు ట్రాన్స్మీట్టింగ్ వేవ్ గురించి అర్ధం అవుతుంది ఆంటిన్నా పోలరైజేషన్ అనగా ఆంటిన్నా అనేది రేడియేటింగ్ వేవ్ సాధారణంగా ఆంటిన్నా లలో ఎలిప్టికల్ పోలరైజేషన్ ఉంటుంది కానీ రెండు రేడియేట్ వేవ్ లు ఉండటం వలన X మరియు Y కంపోనెంట్ ల సంబంధం బట్టి అవి వృత్తాకారం లేదా ఎలిప్టికల్ అవుతాయి ఇప్పుడు పోలరైజేషన్ లాస్ ఫాక్టర్ అంటే ఏమిటీ రిసీవింగ్ ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ మరియు ఇన్సిడెంట్ వేవ్ యొక్కపోలరైజేషన్ సమానం గా ఉండకపోవచ్చు ఒకవేళ సమానం గా ఉంటే ట్రాన్స్మిటింగ్ ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ కూడా సమానం గా ఉంటుంది అప్పుడు రిసీవింగ్ ఆంటిన్నామాక్సిమం పవర్ ని గ్రహించగలదు లేకపోతే అక్కడ పోలరైజేషన్ మిస్ మ్యాచ్ ఏర్పడుతుంది ఒక ఇన్సిడెంట్ వేవ్ వుంది ఇక్కడ నేను మళ్ళి పోలరైజేషన్ లాస్ ఫాక్టర్ గురించి చర్చిస్తాను ఇదివరకే మనం ఎఫిసియన్సీ కేసు లో మనం చూసాం కాబట్టి ఇన్సిడెంట్ E ఫీల్డ్ లో యూనిట్ వెక్టార్ ai వుంది అని పరిగణిద్దాం రిసీవింగ్ ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ Ea అని అనుకుందాం ఇప్పుడు యూనిట్ వెక్టార్ aant విలువ ఎంత aant అంటే ఆంటిన్నా పోలరైజేషన్ లో యూనిట్ వెక్టార్ వున్న డైరెక్షన్ అప్పుడు PLF విలువ ఏమిటి PLF గురించి సులభముగా చెప్పాలి అంటే ఆంటిన్నా యొక్క 2 డైరెక్షన్ ల యొక్క డాట్ ప్రోడక్ట్ మనం ఇది ఒక స్క్వేర్ అని చెప్పవచ్చు దీనిని మనం గీయాలి అంటే a i వెక్టార్ మరియు ఇది aant ఆంటిన్నా వెక్టార్ అవ్వాలి అప్పుడు దీని యాంగిల్ విలువ P కాబట్టి దీనిని COS P స్క్వేర్ అని వ్రాస్తాను ఇది కూడా డైమెన్షన్లేస్ క్వాంటిటీ COSP అనగా ఇదియే రెండు యాంగిల్ లు కాబట్టి ఇపుడు ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ మ్యాచ్ అయినట్లయితే ఇప్పుడు PLF విలువ ఎంత అనగా ఈ కేసు లో యాంగిల్ అనేది సున్నా కాబట్టి కాస్ సున్నా విలువ 1 కాబట్టి మ్యాచ్ కేసు లో PLF విలువ 1 మరియు ఫుల్లీ మిస్ మ్యాచ్ కేసు లోఅనగా ఆర్తోగోనల్ కేసు లో PLF విలువ సున్నా కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఆర్తోగోనల్ కేసు లో PLF విలువ సున్నా కొన్నిసార్లు చాలామంది PLF ని dB పరంగా చెప్తారు కాబట్టి ఇది PLF యొక్క లాగ్ అవుతుంది ఇక్కడ దీనిని గుణించాలి అంటే మనం 10 గాని 20 గాని వాడాలి ఇది అంతా పవర్ కి సంబంధించినది కావున 10 log 10 ఇక్కడ పోలరైజేషన్ లాస్ ఫాక్టర్ అనేది లింక్ బడ్జెట్ లెక్కింపులలో చాలా ముఖ్యమైన విషయం స్పేస్ కమ్యూనికేషన్ లో మరియు రేడియో ఆస్ట్రానమీ లో కూడా ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అవి అన్నీ కూడా చాలా కఠినమైన బడ్జెట్ తో కూడుకున్నవి ఇక్కడ ఈ ఫాక్టర్ విలువ కాస్ ఇది చాలా ముఖ్యం అందుకే దీనిని కూడా మనం లెక్క లోకి తీసుకుంటాం ఇప్పటివరకు ఆంటిన్నా యొక్క పోలరైజేషన్ అంటే ఏమిటో విపులముగా చూసాం ఎందుకు అంటే ఆంటిన్నా డిజైనర్ పోలరైజేషన్ యొక్క సరైన అర్ధం తెలిసి ఉండాలి అప్పుడే నిజానికి ఆంటిన్నా డిజైన్ చేయటం కుదురుతుంది పోలరైజేషన్ అనేది పూర్తిగా లింక్ లో ఉన్న వేరే ఎలిమెంట్ ల కు భిన్నం గా ఉంటుంది కానీ ఆంటిన్నా అనేది ఎప్పుడు ట్రాన్స్మిటర్ కు గాని రిసీవర్ కి గాని కలపబడి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఆంటిన్నా రిసీవర్ లేదా ట్రాన్స్మిటర్ నుండి చూస్తే ఆంటిన్నా అనేది ఒక లక్షణం ఒక బ్లాక్ లా ఉంటుంది ఏదయితే రేడియేట్ చేస్తుందో అదే ఇది కానీ ట్రాన్స్మిటర్ అనేది కొంత పవర్ తీసుకుంటుంది మరియు కొంచెం అభివృద్ధి చేస్తుంది దీని అర్ధం ఏమిటి అంటే ఎలక్ట్రానిక్స్ లో ఏదైనా 2 పోర్ట్ నెట్వర్కు తీసుకుంటే దాని ఇంపిడెన్సు బట్టి దాని లక్షణాన్ని చెబుతాం అంతే కానీ వోల్టేజ్ లేదా కరెంటు బట్టి చెప్పము ఎందుకంటే అవి ఉత్తేజపరచడం మరియు ప్రభావితం చేయడం లాంటివి ఉంటాయి కానీ బ్లాక్ యొక్క ఒక లక్షణం ఏమిటంటే వోల్టేజ్ మరియు కరెంటు యొక్క రేషియో అవుతుంది అదియే ఇంపిడెన్సు ఎందుకంటే ఇది మారదు అనగా ఎదో ఒక వోల్టాజ్ మరియు ఎదో ఒక కరెంటు ఇస్తూ ఉంటానో అప్పటివరకుఇంపిడెన్సు అనేది ఒక రేంజ్ లో వస్తూనే ఉంటుంది ఇది 2 పోర్ట్ నెట్వర్కు యొక్క అద్వితీయమైన లక్షణం కాబట్టి ఆంటిన్నా కూడా ట్రాన్స్మిటర్ లా వున్నప్పుడు ఆంటిన్నా లో కూడా ఇంపిడెన్సు అనేది ఒక లక్షణం ఇది ఒక రేడియేటింగ్ పరికరం కానీ ఇది పవర్ ని తీసుకుంటుంది ఆ సమయం లో ఇది ఇంపిడెన్సు లా ప్రవర్తిస్తుంది ఇదేవిధం గా రిసీవింగ్ దగ్గర కూడా పవర్ తీసుకుంటుంది కానీ చివరకు ఈ మొత్తం ని లోడ్ కి పంపిణి చేస్తుంది ఆ లోడ్ అనేది స్పెక్ట్రమ్ అనలైజర్ అయినా కావచ్చు లేదా ఒక సాధారణ రెసిస్టర్ కావచ్చు లేదా సాధారణ ఇండెక్టర్ అయినా కావచ్చు కాబట్టి ఆ సమయం లోఇంపిడెన్సు గురించి కూడా వివరణ ఇవ్వాలి కాబట్టి మొత్తానికి ఆంటిన్నా గురించి విశ్లేషణ ఇవ్వాలి అంటే అది మొత్తం ఫీల్డ్ థియరీ కాన్సెప్ట్ ఇక్కడ మనం చూడచ్చు కరెంటు ఎలిమెంట్ లో మాక్స్వెల్స్ ఈక్వేషన్స్ వుపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ ను ఎలా కనుక్కోవాలో చూసాము కానీ ఇక్కడ పవర్ ఎంత అని మనం కనుక్కోగలము మొత్తానికి మనం కరెంటు ఎలిమెంట్ యొక్క రేడియేషన్ రెసిస్టెన్స్ చూసాము అనగా దానికి కూడా ఫీల్డ్ థియరీ సంబంధం ఉంటుంది కానీ అది చాలా బేసిక్ లెవెల్ థియరీ దానిని మనం సర్క్యూట్ థియరీ అని కూడా అంటాం ఇది కూడా రేడియేషన్ మరియు రెసిస్టనస్ను డిజైన్ చేసే మోడల్ ఉంది ఇప్పుడు మనం ఆంటిన్నా మోడల్ ని తయారుచేయగలం ఆంటిన్నా దగ్గర గా ఒక ఫీల్డ్ వుంది మరియు అది ఎటువంటి వ్యాప్తి చెందని రియాక్టీవ్ E ఫీల్డ్ అనగా ఇది రియాక్టన్సు యొక్క లక్షణం కాబట్టి ఇక్కడ ఆంటిన్నా కి కొన్ని లాస్ లు ఉంటాయి కాబట్టి రెసిస్టెన్సు లో కూడా లాస్ అనేవి వున్నాయి కాబట్టి రెసిస్టెన్సు లో లాస్ అంటే రేడియేటింగ్ రెసిస్టెన్సు అప్పుడు అది రియాక్టన్సు అవుతుంది అనగా ఇది ఇంపిడెన్సు యొక్క లక్షణం దీనిని ఆంటిన్నా యొక్క ఇన్పుట్ ఇంపిడెన్సు అని అంటాం నిజానికి ట్రాన్స్మిటర్ అనేది ఇన్పుట్ ఇంపిడెన్సు ని చూస్తుంది ఎందుకు అంటే ఎంత పవర్ ని పంపాలి అనేది ట్రాన్స్మిటర్ కి తెలుసు ఎంత పవర్ ని పంపాలి ఎంత పవర్ ఉపయోగిస్తాం అనేది ఆంటిన్నా యొక్క లక్షణం అయినా ఇన్పుట్ ఇంపిడెన్సు ను లెక్కిస్తే తెలుస్తుంది అదేవిధం గా రిసీవర్ దగ్గర కూడా ఎంత పవర్ బయటకు వెళ్తుందో తెలియాలి ఈ పవర్ రిసీవింగ్ ఆంటిన్నా ద్వారా వెళ్తుంది ఆంటిన్నా దగ్గర ఇంపిడెన్సు ఎంత ఉంటుంది రిసీవింగ్ ఆంటిన్నా దగ్గర కూడా పవర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఇవి అన్ని కూడా తరవాత క్లాస్ లో చూద్దాం ఆంటిన్నా దగ్గర ఇన్ పుట్ ఇంపిడెన్సు ఎంత ఉంటుంది రిసీవింగ్ ఆంటిన్నా గురించిన విషయాలుఆంటిన్నా యొక్క ఎఫెక్టివ్ ఎపర్చరు ఎంత ఉంటుందో మొదలగు విషయాలు అన్ని తరవాత క్లాస్ లో చూద్దాం కాబట్టి మనం ఇప్పుడు ఫీల్డ్ థియరీ నుండి సర్క్యూట్ థియరీ కి వెళ్ళాము అక్కడ సర్క్యూట్ సమస్యలు మరియు మైక్రోవేవ్ సర్క్యూట్ సమస్యలు ను పరిష్కరించవచ్చు మొత్తం విశ్వం లో ఎక్కడైనా ఆంటిన్నా ద్వారా రేడియేట్ చేయబడిన E ఫీల్డ్ లను కనుగొనవచ్చు ఆంటిన్నా లో E ఫీల్డ్ అంటే ఏమిటో అనేది ఫీల్డ్ థియరీ నుండి తెలుసుకున్నాం ఫీల్డ్ థియరీ నుండి వచ్చిన విలువలు తో ఇంపిడెన్సు విలువ ఏంటో తెలుసుకున్నాం అదేవిధం గా ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ ఇంపిడెన్సు లను చూసాము ధన్యవాదములు